కాబట్టిఇలాంటి మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి నా ఉద్దేశం దీనికి ముందు ఇది మునుపటి ఉదాహరణ లో ఫేసర్ రేఖాచిత్రాన్ని గీయడం చూశాము ఈ సందర్భంలో అన్నీ పవర్ బ్యాలెన్స్ ప్రతీది చూపబడుతుంది కానీ V1 V2 V3 ఇది ఫేసర్ పరిమాణం అని ఇవ్వబడింది కాబట్టి V1 వాస్తవానికి ఇక్కడ V1 38 47 కోణం 59 5 o కాసేపు ఆగండి కాబట్టి ఈ సందర్భంలో ఇది V1 ఇది V1 అదేవిధంగా ఇదిV2 మరియు ఇది కొంచెం పైకి జరుపుతాను కొంచెం ఆగండి కాబట్టి ఇది V3 కాబట్టి ఇప్పుడు ఇది V1 కాబట్టి V1 30 నేను ఇక్కడ 38 47 కోణం 59 o అని వ్రాస్తున్నాను వెక్టార్ కోసం చేసే విధంగానే చేయాలి వెక్టర్ విషయంలో అదే అధ్యయనం చేసాము కాబట్టిV1 తరువాత V2V2 ఇది 76 92 కోణం 30 5 o అప్పుడు V3 V3 ఇక్కడ నేను ఇలా వ్రాస్తున్నాను 14 92 ఈ విషయాలన్నీ కూడితే ఇది 100 కోణంగా 0 o అవుతుంది కాబట్టి మాగ్నిట్యూడ్ను కూడిక చేయవలసిన అవసరం లేదు ఈ ఫేస్ ని పరిగణించాలి 47 అంటే కోణం 59 o అంటే 38 47 కొసైన్59 5 o j38 47 సైన్ 59 5o అదేవిధంగా దీని కోసం ఇప్పటికే ఇది రియల్ సంఖ్య ఇది ఇక్కడ రాసుంది కాబట్టి అందుకే నేను అంతా అర్థమయ్యేలా వ్రాశాను కాబట్టి తరువాతి ఉదాహరణ మనం దీనిని తీసుకుందాం ఇది చాలా ఆసక్తికరమైన ఉదాహరణ ఒక ఉదాహరణ చాలా సహాయపడుతుంది ఉదాహరణకు ఇది ఒక సాధారణ సిరీస్ సర్క్యూట్ దీని ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ I 35 యాంపియర్ ఇవ్వబడింది కాబట్టి ఇది తక్షణ ధ్రువణత అని తెలుసు ఇది ఇది మరియు ఈ సర్క్యూట్ లో కరెంట్ సిరీస్ లో ఉన్న R ద్వారా ప్రవహిస్తుంది మరియు ఇది అనువర్తిత వోల్టేజ్ V కాబట్టి R అంతటా వోల్టేజ్ 25 వోల్ట్ ఇవ్వబడింది ఇది 25 వోల్ట్ మాగ్నిట్యూడ్ కోణాలు తెలీదు అని అనుకుందాం ఈ విషయం అంతటా ఇది నిరోధకత ను కలిగి ఉన్న ఒక ప్రేరకము ఇది చిన్న r ప్రేరకము L అని అనుకుందాం కాబట్టి దీని అంతటా వోల్టేజ్ 40 వోల్ట్ అనుకుందాం ఇది మాగ్నిట్యూడ్ మరియు ఇది ఒక కెపాసిటర్ దీని అంతటా వోల్టేజ్V3 అని అనుకుందాం కాబట్టి V3 దీనికి 45 వోల్ట్ ఇవ్వబడింది కాబట్టి ఇది 45 వోల్ట్లు ఇది మాగ్నిట్యూడ్ ఇది మాగ్నిట్యూడ్ మరియు ఈ బిందువు నుండి ఈ బిందువు వరకు ఈ వోల్టేజ్ V4 50 వోల్ట్ ఇవ్వబడింది దీనికి 50 వోల్ట్ ఇవ్వబడింది DC సర్క్యూట్ లాగా ఇలా కూడిక చేయకండి 40 25 65 ఇలా చేయకూడదు ఇది సరికాదు ఎందుకంటే దశ కోణాన్ని పరిగణించాలి కానీ మాగ్నిట్యూడ్ లు మాత్రమే తెలుసు మాగ్నిట్యూడ్ లు తెలుసు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు 50 వోల్ట్ ఉంటుంది అంటే దీనికి దశల కోణం ఉంటుంది మనం దానిని చూద్దాం కెపాసిటర్ అంతటా ఈ వోల్టేజ్ 45 వోల్ట్ కాబట్టి ఇవన్నీ మాగ్నిట్యూడ్ను పెద్ద అక్షరం కనుగొనవలసి ఉంటుంది దీన్ని శుభ్రం చేస్తాను ఈ R ఈ R తరువాత చిన్న r అప్పుడు L అప్పుడు ఆ సరఫరా వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ f మరియు మనం V అది సరఫరా వోల్టేజ్ V ఇవి మనం కనుగొనవలసిన విషయాలు మరియు ఇది ప్రస్తుత కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ I 35 యాంపియర్ అని ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మనం ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు V1 25 వోల్ట్ అని నేను చెప్పాను V240 వోల్ట్ V345 వోల్ట్ మరియు ఈ వోల్టేజ్ 50 V450 వోల్ట్ అని అనుకుందాం ఇవన్నీ మాగ్నిట్యూడ్ లు V4 50 వోల్ట్ అనుకుందాం కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఉదాహరణకు కరెంట్ మాగ్నిట్యూడ్ I V3 xc అని అనుకుందాం కాబట్టి దానిని శుభ్రం చేస్తాను ఉదాహరణకు ఈ సర్క్యూట్లో మన అంతర్ దృష్టి నుండి ఇది ప్రవహించే కరెంట్ అని తెలుసుకోవాలి ఇది కరెంట్ I సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంట్ ఈ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ V3 45 వోల్ట్ అని తెలుసు మరియు కెపాసిటర్ 50 మైక్రో ఫారడ్ అని తెలుసు కాబట్టి ఇది కరెంట్ మాగ్నిట్యూడ్ మరియు ఇది రియాక్టన్స్ XC అయితే V XC I అంటే 35 యాంపియర్ ఇది మాగ్నిట్యూడ్ ఇది కూడా మాగ్నిట్యూడ్ ఇది కూడా మాగ్నిట్యూడ్ కానీ XC 1 ω c కు సమానం అంటే అది Vωc I 35 ఈ వోల్టేజ్ అవుతుంది ఇది వాస్తవానికి ఇది మనం తీసుకున్న V3 కాబట్టి ఇది V3 ఇది V3 కాబట్టి VC తెలుసు V3 తెలుసు ω 2 π f దీని నుండి f వస్తుంది కాబట్టి ఈ విధంగా f యొక్క విలువ ఏమిటో తెలుసుకోవచ్చు కాబట్టి దీనిని పరిశీలిస్తే కాబట్టి V3 XC ఉంది కాబట్టి XC 1ω c కాబట్టి దీని నుండి మనకు f 2 475 కిలో హెర్ట్జ్ లభిస్తుంది అదేవిధంగా నిరోధకత అంతటా వోల్టేజ్ V1 పెద్దఅక్షరం R అంతటా వోల్టేజ్ 25 వోల్ట్లు కాబట్టి ఇది 25 వోల్ట్ మరియు I 35 వోల్ట్ I మాగ్నిట్యూడ్ విలువ 35 యాంపియర్ కాబట్టి పెద్దఅక్షరం R 0 కాబట్టి మనకు పెద్దఅక్షరం R వచ్చింది ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ 2 475 కిలో హెర్ట్జ్ వచ్చింది తరువాత ఈ రేఖాచిత్రం నుండి ఇప్పుడు ప్రశ్న ఇలా ఇవ్వబడింది సర్క్యూట్ ఇలా ఉంటుంది చూడండి V1 ఇది నిరోధించే వోల్టేజ్పెద్దఅక్షరం R అంతటా ఇది 25 వోల్ట్ ఇది V1 మరియు V2V2 40 వోల్ట్ 40 వోల్ట్ ఇవ్వబడింది ఇప్పుడు సర్క్యూట్ ఇలా ఉంది ఇది పెద్దఅక్షరం R ఇది చిన్న అక్షరం r అప్పుడు ప్రేరకం L ఆపై నా కెపాసిటెన్స్ ఇది చిన్న r అని ఇది L ఇది ఇప్పుడు 50 వోల్ట్ ఇది 50 వోల్ట్ అంటే ఇది V4 ఇది 50 వోల్ట్ ఇవ్వబడింది కాబట్టి ఈ R అంతటా ఈ వోల్టేజ్ ఇవ్వబడింది ఇది 25 వోల్ట్ ఇది V1 గా ఉంటుంది ఇది ప్రేరకం అంతటా ఈ వోల్టేజ్ 40 వోల్ట్ కానీ వాటి ఫేసర్ పరిమాణం అంటే అక్కడ కొంత కోణం ఉండాలి కాబట్టి ఈ సందర్భంలో V1 20 లేదా R అంతటా వోల్టేజ్ డ్రాప్ V125 వోల్ట్ ఇవ్వబడింది కాబట్టి దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది 25 వోల్ట్ మరియు ఇది V2 ఇది V1 అని అనుకుందాం V2 ఇది 40 వోల్ట్ ఇది V1 మరియు ఇది V2 మరియు ఈ వోల్టేజ్ V4 V మరియు ఈ కోణం θ అవుతుంది ఎందుకంటే ఈ వోల్టేజ్ మాగ్నిట్యూడ్లు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది అప్పుడు మనకు మొదట ఎలా ఉంటుంది మనకు అన్ని మాగ్నిట్యూడ్లు తెలుసు కాబట్టి త్రిభుజం కోసం ఆ కొసైన్ లా ప్రకారం కోణాన్ని మనం కనుగొనాలి కాబట్టి సాధారణంగా ఇక్కడ నేను చేసేది సహాయపడుతుంది తెలుసుకోండి ఈ కోణం A అని అనుకుందాం కాబట్టి ఇది వ్యతిరేక భుజం a ఈ కోణం B అని అనుకుందాం అది వ్యతిరేక భుజం b మరియు ఈ కోణం అది C పెద్దఅక్షరం C అని చెప్తుంది కనుక ఇది వ్యతిరేక భుజం C దీర్ఘచతురస్రం తెలుసు సాధారణంగా తెలుసు ఇది A ఇక్కడ ఉంది ఇక్కడ నేను A θ తీసుకున్నాను కాబట్టి కొసైన్ A b2 c2 a22 bc తెలుసు కాబట్టి ఆ సందర్భంలో కొసైన్ A అంటే ఇది కొసైన్ θ ఇది θ కొసైన్ A b2 c2 కాబట్టి ఇది b కాబట్టిఇక్కడ ఇది 50 2 c2 అంటే 25 2 a2 40 2 2 b c కాబట్టి నేను ఆ సూత్రాన్ని మాత్రమే ఉపయోగించి ఈ సూత్రాన్ని వ్రాసాము కాబట్టి వాస్తవానికి 11 వ తరగతి గణితంలో ఉన్న కొసైన్ త్రిభుజం త్రికోణమితిని తీసుకుంటామని నేను చెప్పాను కాబట్టి ఇది 40 2 50 2 25 2 250 25 cos θ అని వ్రాయగలము కాబట్టి ఇక్కడ నుండి cos θ 0 61 ఇది లభిస్తుంది కాబట్టి దీని నుండి cos θ 0 61 మరియు ఈ వైపు అంటే క్షితిజ సమాంతర వైపు 50 cos 52 40 అవుతుంది ఇక్కడ నుండి ఇక్కడకు ఇది 50 cos52 40 అవుతుంది ఎందుకంటే θ 52 కాబట్టి వాస్తవానికి 50 cos 52 4o అవుతుంది దీని విలువ సుమారు 30 ఈ 25 కూడా పెద్దఅక్షరం R అంతటా దాని వోల్టేజ్ డ్రాప్ అప్పుడు 30 5 ఈ 25 25 5 కాబట్టి ఇది 5 ఇది చిన్న r వద్ద వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి చిన్న r అంతటా వోల్టేజ్ డ్రాప్ 5 అంటే Iచిన్న r 5 5 I 35 యాంపియర్ ఇవ్వబడింది కాబట్టి చిన్న r 5 5 35 Ω తరువాత ఇచ్చిన లెక్కలు మరియు ఇది మరియు ఈ నిలువు ఒకటి 50 sin 52 4 o కాబట్టి ఇది 39 దానిని శుభ్రం చేస్తాను కాబట్టి దీని నుండి θ 52 5 o ఇది 30 5 అవుతుంది మరియు r అంతటా వోల్టేజ్ డ్రాప్ 5 5 వోల్టేజ్ అవుతుంది మరియు L అంతటా వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఇది వోల్టేజ్ ఇది L అంతటా వోల్టేజ్ డ్రాప్ 39 61 అవుతుంది ఎందుకంటే ఇది తీసుకుంటే ఇది r j L ω ఇది ఆ ప్రేరకం యొక్క ఇంపెడెన్స్ కాబట్టి ఇది చిన్న r మరియు దీనికి నిలువు ప్రక్షేపణం 39 6 కాబట్టి ఇది ప్రేరకం అంతటా వోల్టేజ్ డ్రాప్ ఇది V L 39 దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇక్కడ నేను L అంతటా వోల్టేజ్ డ్రాప్ 39 61 వోల్ట్ అని వ్రాస్తున్నాను కాబట్టి Ir 5 5 అని చెప్పాను కాబట్టి r 0 అదేవిధంగా I X L ఇవన్నీ మాగ్నిట్యూడ్ 39 61 XL అనేది L ω కాబట్టి L 2 pi మరియు వాస్తవానికి ω 2 pi r అని పిలుస్తారు ω 2 pi f ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ X L L ω ఇది L 2 pi f కాబట్టి మనకు f 2 475 కిలో హెర్ట్జ్ 2 475 1000 లభించింది అందుకే ఇది దీని ద్వారా గుణించబడుతుంది ఇది హెర్ట్జ్గా మార్చబడుతుంది ఇది కిలో హెర్ట్జ్ కాబట్టి దీనిని 2 pi తో గణించండి మరియు ఇది L 39 ఉంటే ఈ L ను లెక్కించండి 0 073 మిల్లి హెన్రీ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసాము ఇప్పుడు తదుపరిది సరఫరా వోల్టేజ్ V వాస్తవానికి వోల్టేజ్ V ను సరఫరా చేయండి ఇది ఒక సర్క్యూట్ ఇది పెద్దఅక్షరం R ఆపై ప్రేరకాలు అక్షరాలా ఇది పెద్దఅక్షరం R ఆపై చిన్న r ఆపై ప్రేరకము తరువాత కెపాసిటర్ మరియు ఇది L మరియు ఇది r పెద్దఅక్షరం R దీనిని సరఫరా వోల్టేజ్ అంటాము ఇది సరఫరా వోల్టేజ్ ఇది V ఇది సరఫరా వోల్టేజ్ దీని అంతటా ఇది V1 దీని అంతటా ఇది V2 దీని అంతటా ఇది V3 మరియు ఈ బిందువు నుండి ఈ బిందువు వరకు మనం దానిని V4 గా తీసుకున్నాము కాబట్టి V1 25 వోల్ట్ V2 40 వోల్ట్ మరియు V4 50 వోల్ట్ మరియు V3 45 వోల్ట్ కాబట్టి దాని నుండి ఫేసర్ విషయం నుండి వాస్తవానికి V V4 అని వ్రాయవచ్చు ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడకు V4 రేఖాచిత్రం V3 ను చూడండి నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను రేఖాచిత్రం వద్దకు వస్తాను ఒకవేళ సర్క్యూట్ రేఖాచిత్రానికి వస్తే ఫేసర్ పరిమాణం వెక్టార్ లో చేసిన విధంగానే చేస్తాము ఒకవేళ నేను ఫేసర్ రేఖాచిత్రానికి వస్తే ఇది V3 మరియు ఇది V4 కాబట్టి V4 I క్షమించండి V V4 V3 ఇది ఒక ఫేసర్ నేను ప్రతీసారి పైన బాణం గుర్తు పెట్టటం లేదు అది అర్థమవుతుంది కాబట్టి ఫేసర్ రూపంలో దానిని చేస్తే ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది V ఇది V4 ఇది V4 మరియు ఈ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడకు ఇక్కడ నుండి ఇక్కడకు V4 అప్పుడు ఈ వోల్టేజ్ మరియు ఈ వోల్టేజ్ ఇక్కడ నుండి ఇక్కడకు ఇది V V1 V2 V3 కెపాసిటర్ అంతటా వోల్టేజ్ V3 Vc అని చెప్పాము మరియు ఇది వాస్తవానికి 45 వోల్ట్ కాబట్టి రేఖాచిత్రంలోని 5 వ దశలో త్రిభుజాకార రేఖాచిత్రం ఇది 39 61 అంటే ఇక్కడ నుండి ఇక్కడకు ఈ భాగం 45 39 61 అవుతుంది ఎందుకంటే V V4 V3 ఇది V3 ఈ విధంగా తీసుకోవాలి ఇది చాలా ఆసక్తికరమైన సమస్య కాబట్టి వ్యత్యాసం తీసుకుంటే ఈ భాగం 45 39 61 అవుతుంది దీని అర్థం ఏమిటంటే కరెంట్ రిపుల్ ఈ I ఇది b 25 అంతటా వోల్టేజ్ డ్రాప్ 25 వోల్ట్ ఇది 5 5 కాబట్టి నేను ప్రాథమికంగా 35 కోణం 0 o ఇది సూచన బిందువు సూచన కరెంట్ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ వెనుకబడి ఉంది వోల్టేజ్ ఫేసర్ ఇక్కడ వస్తున్నందున ఇది లాగింగ్ వోల్టేజ్ వెనుకబడి ఉంది కాబట్టి ఇప్పుడు కరెంట్ మరియు వోల్టేజ్ మధ్య కోణం ఈ కోణం 𝞪 ని లెక్కించాలి ఈ కోణం ఇక్కడ 𝞪 అని ఇవ్వబడింది కాబట్టి tan 𝞪 ఇది ఎత్తు 5 5 తో భాగించబడుతుంది దీని విలువ 35 50 అవుతుంది 𝞪 tan 1 5 50 అవుతుంది కాబట్టి ఇది మనం లెక్కించాము ఇది మనం లెక్కించాము కాబట్టి కెపాసిటర్ అంతటా వోల్టేజ్ ఉన్నందున ఇక్కడ V3 ని ఇక్కడ చూపించాము కాబట్టి ఇది ఇక్కడ గీసాము అంటే ఇది నిలువుగా ఉంటుంది ఇది నేను చెప్పినది కాబట్టి V ఉంటుంది మరియు మాగ్నిట్యూడ్ ఇక్కడ ఉంటుంది మరియు ఇక్కడ వోల్టేజ్ యొక్క మాగ్నిట్యూడ్ V 31 వోల్ట్అవుతుంది ఇది 900 కోణం గల త్రిభుజం కాబట్టి ఇది √5 39 2 మరియు ఈ పొడవు 25 5 5 కాబట్టి 30 5 2 వోల్ట్ గణన చేయబడినది ఇది సుమారు 31 వోల్ట్ 𝞪 tan 15 5 10 o గా ఉంటుందని నేను చెప్పాను మరియు శక్తి కారకం cos 10 o 0 9848 గా ఉంటుంది మరియు ఇక్కడ రెండు నిరోధకతలు ఇది పెద్దఅక్షరం R మరియు ఇది చిన్న r వీటి వద్ద వోల్టేజ్ ఏమిటంటే మొత్తం కూడిక చేయబడుతుంది మరియు కరెంట్ I కాబట్టి I 2r అది 1 0669 కిలోవాట్లు వస్తుంది అదేవిధంగా P VI cos 𝞪 చేస్తే 31 35 0 9848 ఎందుకంటే శక్తి కారకం 0 9 కాబట్టి ఇది 1 0669 కిలోవాట్ కాబట్టి ఇది సమాధానం కాబట్టి దానికి సరిపోలాలి I 2r V I cos 𝜽 కి సరిపోలాలి ఇప్పుడు మరొక ఉదాహరణ ఈ ఉదాహరణ ఏమిటంటే ఏమీ ప్రస్తావించనప్పుడు 231 కలిగి ఉంటుంది అంటే 231 వోల్ట్ అంటే అది RMS విలువ మరియు కోణం పేర్కొనబడనంత వరకు అది 231 కోణం 0 o అని పరిగణిస్తాము ఇంకొక విషయం ఏమిటంటే లోడ్ 0 8 శక్తి కారకం వెనుకబడింది అని ఇవ్వబడింది అది వెనుకబడింది అని చెప్పినప్పుడు అంటే 0 8 శక్తి కారకం వెనుకబడింది అంటే కరెంట్ వోల్టేజ్ కంటే వెనుకబడింది వాస్తవానికి 0 8 శక్తి కారకం లాగింగ్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ నుండి కరెంట్ వెనుక బడుతుంది కాబట్టి కరెంట్ వెనుకబడి ఉంది మరియు ఇది 10 కిలో వోల్ట్ యాంపియర్ 10000 వోల్ట్ యాంపియర్ అని ఇవ్వబడినది మరియు ఇది లోడ్ ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే శక్తి కారకాన్ని 0 95 కి మెరుగుపరచాలని అనుకుందాం అది 0 8 ఉంది అనుకుందాం కానీ ఇప్పుడు మనం ఆ శక్తి కారకాన్ని 0 9 కి మెరుగుపరచాలని కోరుకుంటున్నాము దాని కోసం మనం ఒక షంట్ కెపాసిటర్ను కలిపాము కాబట్టి కెపాసిటర్ను అనుసంధానించిన తర్వాత కరెంట్ I ఎంత IC లేదా C విలువని కనుగొనాలి మరియు లోడ్ కరెంట్ ఏమిటి అని తెలుసుకోవాలి ఇది నిర్వచించబడిన సమస్య కాబట్టి మొత్తం శక్తి కారకం అనగా లోడ్ షంట్ కెపాసిటర్ 0 95 లాగింగ్ చేయడానికి కెపాసిటర్ విలువ ఎంత మరియు కెపాసిటర్ని అనుసంధానించక ముందు మరియు తరువాత C ద్వారా కరెంట్ యొక్క విలువ ఎలా ఉందో చూడండి కెపాసిటర్ని అనుసంధానించక ముందు ఈ సర్క్యూట్ లో ఇది ఉండకూడదు అది ఆ సమయంలో లేదు I IL గా ఉండాలి ఇది లేదు ఇది అనుసంధానించ లేదు ఇది సాధారణ సర్క్యూట్ కాబట్టి దీనిని తొలగిద్దాం కాబట్టి కరెంట్ ఇలా ప్రవహిస్తుంది ఇది తొలగించబడుతుంది మరియు ఈ వోల్టేజ్ మూలం ఉంది కాబట్టి ఈ సమయంలో IIL కాబట్టి ఆ సమయంలో మనం కరెంట్ ఏమిటో తెలుసుకోవాలి మరియు దీనిని ఉంచిన తరువాత మనకు ఆ కలయిక యొక్క శక్తి కారకం కావాలి అది 0 95 వెనుకబడి ఉండాలి అంటే ఈ కలయిక యొక్క శక్తి కారకాన్ని మనం కనుగొనవలసి ఉంటుంది దాని కోసం c మరియు IC మొదలైన వాటి విలువ ఏమిటి ప్రతీది లెక్కించా లి కాబట్టి కెపాసిటర్ను అనుసంధానించక ముందు కరెంట్ లోడ్ ద్వారా మాత్రమే ప్రవహిస్తుంది నేను చెప్పిన కెపాసిటర్ అక్కడ లేదు కాబట్టి IL విలువ లోడ్ వద్ద ఉన్న అపరెంట్ పవర్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి 10 KVA అంటే 10000 వోల్ట్ యాంపియర్ ను 231 వోల్ట్లతో భాగిస్తారు సరఫరా వోల్టేజ్ ఇవ్వబడింది ఇది 43 29 యాంపియర్ కాబట్టి ఇది 43 29 యాంపియర్ ఇప్పుడు ఇది శక్తి కారకం 0 8 వెనుకబడి ఉంది కాబట్టి శక్తి కారకం 36 9 అంటే కరెంట్ కేవలం ఒక నిమిషం కరెంట్ 43 29 కోణం 36 9 o శక్తి కారకం వెనుకబడింది అంటే కరెంట్ కూడా వెనుకబడి ఉంటుంది ఇప్పుడు ఇది కరెంట్ 43 29 కోణం 36 9 o ఇప్పుడు మనం ఒక కెపాసిటర్ను అనుసంధానించాము ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు మొదట పుస్తకంలో సర్క్యూట్ను గీయండి ఆపై ఈ దృశ్య ఉపన్యాసం వినండి మొత్తం వాస్తవ శక్తి కారకాన్ని 0 95 వెనుకబడి ఉండేట్లు రూపొందించాలి కాబట్టి ఆ సందర్భంలో cos𝛅 కి ఏమి జరుగుతుంది ఇప్పుడు కొత్త శక్తి కారకం cos𝛅 0 95 అని అనుకుందాం కాబట్టి 𝛅 18 2 o ఇది వెనుకబడి ఉంది ఇప్పుడు స్వచ్ఛమైన కెపాసిటర్ 90 o వద్ద ముందుండే కరెంట్ ని గ్రహిస్తుంది V మరియు IC లంబంగా చూపబడుతుంది ఈ గుర్తు ఇది V కి లంబంగా ఉంది అని సూచిస్తుంది మరియు V కంటే 90 o ముందుంది కాబట్టి ఇది చూస్తే ఇది ప్రారంభ కరెంట్ వోల్టేజ్ V 231 కోణం 0 o కాబట్టి మనం ఈ IL ను తీసుకున్నాము మరియు ఇది కరెంట్43 29 మరియు ఈ కోణం 36 9 oలేదా కరెంట్ వెనుకబడి ఉంది ఇది 36 9 o ఇప్పుడు కెపాసిటర్ ఉంచిన తరువాత కెపాసిటర్ వాస్తవానికి కెపాసిటివ్ కరెంట్ 90 o ద్వారా వోల్టేజ్ ని చేరుకుంటుంది కాబట్టి ఇది IC ఇది అదే విషయం ఇది ఒక ఫేసర్ కాబట్టి మనం వెక్టార్ కి చేసిన విధముగానే ఫేసర్ కి చేస్తున్నాము ఇది IC కాబట్టి ఇది ఇవ్వబడిన 𝛅 ఈ భాగం 𝛅 శక్తి కారకం 0 95 ఉండాలి కాబట్టి మనకు కొత్త శక్తి కారకం కోణం 18 2o వచ్చింది మనం శక్తి కారకం ని 0 95 కి మెరుగుపరచాలనుకుంటున్నాము కాబట్టి ఈ ఎత్తు ఇది q మరియు ఇది y అని చెప్పండి మరియు ఇది IL IL 43 29 o ఇప్పుడు x ని చూద్దాము దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది x ఇది x IL cos 36 9 o ఇది x క్షితిజ సమాంతర ప్రక్షేపణం కాబట్టి ఇది 34 63 ఇప్పుడు ఇది y మరియు ఇది 𝛅 కాబట్టి tan 𝛅 y x కాబట్టి y x tan 𝛅 కాబట్టి x 34 63 మరియు tan 𝛅 వచ్చింది 𝛅18 2 oఎందుకంటే మనకు శక్తి కారకం 0 95 వెనుకబడాలి కాబట్టి ఇది 18 2 o కాబట్టి 𝛉 30 క్షమించండి tan 18 కాబట్టి దీని అర్థం y 11 39 అంటే ఈ ఎత్తు y 11 39 కాబట్టి ఈ IC కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ IC 43 29 11 39 అవుతుంది ఇది కెపాసిటివ్ కరెంట్ మాగ్నిట్యూడ్ 43 29 11 39 కాబట్టి ఇది IC ఇది రేడియల్ ద్వారా చూపబడుతుంది అంటే q నిలువు ప్రక్షేపణం IL sin 𝛉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 కాబట్టి ఇది q కాబట్టి వాస్తవానికి ఈ విషయం ఎంత వస్తుంది 43 29 sin 36 9 o కాబట్టి వాస్తవానికి q 26 కాబట్టి ఇది 26 ఎత్తు కాబట్టి ఆ సందర్భంలో దీనిని మనం y అంటాము y 11 39 మరియు ఇది వాస్తవానికి IL క్షమించండి ఈ నిలువు క్షమించండి 43 29 ఇది q y ఇది IC ఇది కాదు q y IC కాబట్టి IC విలువ q 26 మరియు y 11 39 వచ్చింది ఇక్కడ వచ్చిన విలువ కెపాసిటర్ కరెంట్ I అవుతుంది నేను దీనిని నిలువు గీత అని భావించి దానిని మర్చిపోయాను ఇది IL ఇది 43 కాబట్టి ఇది q y అవుతుంది కాబట్టి 26 11 39 కాబట్టి ఇది అలా చేస్తే సరఫరా కరెంట్ I ఇప్పుడు √x2 y 2 √34 46 యాంపియర్ అవుతుంది మరియు ఇప్పుడు IC వాస్తవానికి q y వస్తుంది అక్కడ పొరపాటున నేను లూప్ కరెంట్ తీసుకున్నాను కాబట్టి అది అక్కడ వ్రాసినందున వాస్తవానికి ఇది q y కాబట్టి ఇది 14 61 యాంపియర్ వస్తుంది కాబట్టి IC ω C V కాబట్టి అదేవిధంగా తెలుసు v తెలుసు కాబట్టి IC తెలుసు కాబట్టి C యొక్క విలువ ఏమిటో కనుక్కోవచ్చు కాబట్టి ఈ IC క్షమించండి IC 14 61 ω 2 pi ఇది 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వబడింది మరియు వోల్టేజ్ 231 కాబట్టి C 201 మైక్రో ఫారడ్ ఇది దీనికి సమాధానం కాబట్టి అదేవిధంగా మరొక విషయం ఇది సమాంతర సర్క్యూట్ 100 వోల్ట్ అంటే 100 కోణం 0 తీసుకోండి 100 కోణం 0 మరియు ఇది 6 j 8 మరియు ఇది 4 j 3 కాబట్టి నేను I1 I2 ను కనుగొనాలి కాబట్టి ఈ సందర్భంలో b 100 కోణం 0 I1 ఒక సమాంతర సర్క్యూట్ 100 6 j 8 10 కోణం 53 2 o యాంపియర్ పొందుతాను I 2 100 కోణం 0 4 j 3 16 j 12 20 కోణం 36 8 o యాంపియర్ పొందుతుంది మరియు KCL ను వర్తించేస్తే I I1 I 2 22 35 కోణం 10 3 o అవుతుంది ఇది I కానీ గణన కొరకు మరొక తేలికైన మార్గం ఏమిటంటే Y 1z వ్రాయండి1z అంటే అడ్మిటెన్స్ కాబట్టి Y1 1z1 0 08 కాబట్టి అదేవిధంగా Y2 1z2 ను కేవలం లవం మరియు హారం లో ఇక్కడ 6 j 8 చే గుణించాలి కాబట్టి ఇది 6 2 82 ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా లవం మరియు హారం 4 j 3 తో గుణించబడుతుంది కాబట్టి 0 16 j0 12 పొందుతాము ఇది అడ్మిటెన్స్ యూనిట్ మో కాబట్టి యూనిట్ మో కాబట్టి అదేవిధంగా ఇక్కడ నుండి Y1 వస్తుంది 0 6 j 0 g 1 0 06 తరువాత b1 0 08 వస్తుంది అది 0 08 అదేవిధంగా Y2 0 16 j 0 12 g 2 j b2 g 2 0 16 మరియు b2 0 అందువల్ల సమాంతర నిరోధక మాదిరిగా ఇంపెడెన్స్ ఉంది మనకు 1r 1r1 1r2 కాబట్టి ఇక్కడ కూడా 1 z z1 1 z2 చేయండి 1Z Y అవుతుంది కాబట్టి Y Y 1 Y2 కాబట్టి సమాంతర సర్క్యూట్ కోసం అడ్మిటెన్స్ ను జోడించే విధంగా నిరోధకతని సిరిస్ లో జోడించాలి కాబట్టి దీన్ని జోడిస్తే అది Y g j b గా మారుతుంది g ను కండక్టెన్స్ మరియు b ను ససెప్టెన్స్ అని పిలుస్తారు కాబట్టి g g1 g2 కాబట్టి g 0 22 మరియు b b 1 b 2 అవుతుంది ఇది 0 కాబట్టి Y g jb కాబట్టి ఇది 0 22 j 0 04 మో అవుతుంది ఇప్పుడు I V Z కానీ 1Z Y కాబట్టి ఇది YV అవుతుంది కాబట్టి b 100 కోణం 0 మరియు ఇది Y అవుతుంది ఇది గుణించినట్లయితే I 22 35 కోణం 10 3 o అవుతుంది అదేవిధంగా I1 V Y1 కాబట్టి ఇది10 కోణం 53 2 o యాంపియర్ మునుపటిలాగా వస్తుంది మరియు I2 100 కోణం 0 Y2 చేస్తే ఇది మునుపటి లాగా 20 కోణం 36 8 o యాంపియర్ అవుతుంది కాబట్టి ఇంపెడెన్స్ మరియు అడ్మిటెన్స్ రెండింటినీ కలిపి ఒకే సమాధానం పొందాము కాబట్టి అడ్మిటెన్స్ లెక్కించడం సులభంగా ఉంటుంది ఎందుకంటే దానిని పోలార్ నుండి రెక్టాన్గులార్ కి మరియు రెక్టాన్గులార్ నుండి పోలార్ కి సులభంగా మార్చవచ్చు మరియు ఇది ఫేసర్ రేఖాచిత్రం V ను సూచన గా తీసుకుంటాము మరియు I1 10 యాంపియర్ V నుండి 53 2 o తో వెనుకబడింది I2 20 యాంపియర్ 36 8 o తో ముందుంది మరియు ఫలితంగా వచ్చిన కరెంట్ I V నుండి 10 కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ I మధ్య 10 3 o కోణం ఉంది కాబట్టి ఇది శక్తి కారక కోణం కాబట్టి శక్తి కారకం cos 10 కాబట్టి 0 9838 మరియు ఇన్పుట్ పవర్ VI cos θ ఇది 2198 793 వాట్ కాబట్టి అదేవిధంగా P1 I12 R1 ఇది మొదటి శాఖలో కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ 10 2 6 అది 600 వాట్ రెండవ శాఖలో కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ I22 R 2 చేస్తే అది 20 2 4 1600 వాట్ వస్తుంది మొత్తం విలువ 2200 వాట్ ఇక్కడ 2198 793 వస్తుంది ఎందుకంటే ఈ దశాంశ స్థానాలు పరిమితంగా తీసుకున్నాము మూడు దశాంశ స్థానాల వరకు తీసుకుంటే లేదా ఇక్కడ ఐదు దశాంశ స్థానాల వరకు తీసుకుంటే 2200 వాట్ లభిస్తుంది ఉదాహరణకు శక్తి కారకం కి నేను ఐదవ దశాంశ స్థానాన్ని తీసుకున్నాను కాబట్టి ఆ సందర్భంలో ఇది 2199 96 కి వస్తుంది దీనిని సరిచూసుకోండి ఇక్కడ నాలుగు దశాంశ స్థానాలు పరిగణించాను అందుకే ఇది 2198 793 వచ్చింది కానీ అది సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది సరిపోతుంది